విద్యార్థి కాబట్టి ఇది ప్రదర్శన ముగింపు ధన్యవాదాలు సార్ ప్రొఫెసర్ వావ్ చాలా ఆకట్టుకునే క్యూరియో మొదటి ప్రదర్శన తర్వాత నిజంగా ఆకట్టుకున్న తీవ్రమైన మార్పు అని నేను చెప్పాలి ఇది మీ పని మరియు మీరు చేసిన ప్రాజెక్ట్ మరియు మీరు దరఖాస్తు చేసిన పద్ధతి నిజంగా ఆకట్టుకుంటుంది వాస్తవానికి ఈ కాల్ ముగిసిన తర్వాత మీ కోసం నాదగ్గర కొన్ని శుభవార్తలు ఉన్నాయి మీరు మీ ఇమెయిల్ ను తనిఖీ చేయవచ్చు మా కంపెనీలో పూర్తి సమయం ఉద్యోగిగా చేరడానికి మేము మీకు ఆఫర్ లెటర్ పంపాము అభినందనలు విద్యార్థి ధన్యవాదాలు సార్ ఆఫర్ కు చాలా ధన్యవాదాలు ప్రొఫెసర్ కాబట్టి మిమ్మల్ని నా కార్యాలయంలో చూస్తాను విద్యార్థి అవును సార్ ధన్యవాదాలు ప్రొఫెసర్ బై విద్యార్థి బై సర్